హలో స్వాగతం మీరు గుర్తుచేసుకుంటే మనము గత వారంలో కొన్ని క్లాకింగ్ సమస్యలను చర్చించాము కాబట్టి జాప్యం వక్రీకరణ వంటి కొన్ని గడియార సంబంధిత పారామితుల గురించి మనము మాట్లాడాము మరియు గడియారం ఫ్లిప్ ఫ్లాప్ను ఫీడ్ చేసినప్పుడు కొన్నిసార్లు పట్టు సమయం మరియు సెటప్ సమయాలు వంటివి కాబట్టి ఈ వైవిధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి సమస్య లేకుండా సమర్థవంతమైన గడియార వ్యవధిని లేదా సర్క్యూట్ ఆపరేట్ చేయగల గడియార పౌన పున్యాన్ని లెక్కించడానికి ఈ సమయాన్ని డిజైన్లో ఎలా చేర్చవచ్చో చూశాము కాబట్టి మనము ఈ రోజు మన చర్చతో కొనసాగుదాము క్లాక్ నెట్వర్క్ సంశ్లేషణ అని పిలవబడే సమస్యను మనము మొదట పరిశీలిస్తాము కాబట్టి గడియారపు సిగ్నల్ను కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్న టెర్మినల్ పాయింట్లకు మనము దానిని ఎలా పంపిణీ చేస్తామో మరియు చివరికి పవర్ నెట్ యొక్క రౌటింగ్ యొక్క కొన్ని సమస్యలను మనము చూస్తాము అంటే Vdd మరియు గ్రౌండ్ కాబట్టి మనము క్లాక్ నెట్వర్క్ సంశ్లేషణతో ప్రారంభిస్తాము కాబట్టి సమస్య సూత్రీకరణ ఈ క్రింది విధంగా ఉంటుంది మీరు గడియారం మరియు పవర్ నెట్స్ కోసం చూస్తున్నట్లుగా కొన్ని నిర్దిష్ట అవసరాలు ఉన్నాయి సిగ్నల్ నెట్స్ రెండు టెర్మినల్ లేదా మల్టీ టెర్మినల్ నెట్స్ అని మనము భావించిన రౌటింగ్ అల్గోరిథంలను ముందుగా చూడండి ఈ సిగ్నల్ ప్రాథమికంగా వలలు కొన్ని డిజిటల్ సిగ్నల్స్ 0 లేదా 1 ను కలిగి ఉంది మరియు ఈ సిగ్నల్ నెట్స్ యొక్క ఒక లక్షణం ఈ నెట్ యొక్క పరిమాణం అంటే ఈ మల్టీ టెర్మినల్ నెట్స్ కనెక్ట్ అయ్యే పాయింట్ల సంఖ్య చాలా ఎక్కువగా లేదు ఎందుకంటే మీకు తెలుసు గేట్ కు పెద్ద సంఖ్యలో ఫ్యాన్ అవుట్స్ ఉంటే మీకు అప్పుడు కెపాసిటీ లోడ్ కారణంగా పెరుగుదల సమయం పెరుగుతుంది మరియు పతనం సమయం పెరుగుతుంది మరియు పనితీరు దిగజారిపోతుంది కాబట్టి ఈ రకమైన వలల సమస్య భిన్నంగా ఉంది మా ఏకైక లక్ష్యం ఛానల్ రౌటింగ్లో ట్రాక్ల సంఖ్యను తగ్గించడం మరియు వైర్ల పరిమాణాన్ని మనము పరిగణించలేదు అంటే వైర్ల కోసం సాధ్యమైనంత చిన్న వెడల్పును ఉపయోగించవచ్చని మనము అనుకుంటాము ఎందుకంటే ఫ్యాన్ అవుట్ పరిమితం మరియు ఈ వైర్ల ద్వారా ప్రవహించే కరెంట్ నిర్దిష్ట పరిమితిని దాటదు కాబట్టి అది మన ఊహ మనము గడియారం మరియు శక్తి గురించి మాట్లాడేటప్పుడు అది అలాంటిది కాదు గడియారం మరియు శక్తి మీరు చెప్పగలిగే వలలు అవి చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి అంటే అవి చిప్లో పెద్ద సంఖ్యలో పాయింట్లను అనుసంధానిస్తాయి ఒక సాధారణ చిప్లో గడియార సంకేతాలను అందించాల్సిన వేలాది పాయింట్లు ఉండవచ్చు మరియు ప్రతి బ్లాక్కు మళ్ళీ మనకు విద్యుత్ సరఫరా మరియు గ్రౌండ్ లైన్లు అవసరం కాబట్టి ఇవి నెట్స్కు ఉదాహరణలు ఇక్కడ టెర్మినల్ పాయింట్ల సంఖ్య వేల లేదా అంతకంటే ఎక్కువ కాబట్టి మనకు కొన్ని రకాల రౌటింగ్ అవసరం మళ్ళీ గడియారం కోసం మనము స్క్యూ మరియు జిటర్ వంటి ఇతర సమస్యల గురించి జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇది చాలా క్లిష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ రకమైన వలలను నిర్వహించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి మనకు వేర్వేరు వ్యూహాల సమితి అవసరం కాబట్టి ప్రేరణ ఈ క్రింది విధంగా ఉంది ఎందుకంటే వాటి యొక్క నిర్దిష్ట అవసరాలు కాబట్టి మనము ప్రత్యేకమైన రౌటింగ్ అల్గారిథమ్లను అభివృద్ధి చేయాలనుకుంటున్నాము కాబట్టి సాధారణ సిగ్నల్ నెట్లను మరియు గడియారం మరియు పవర్ నెట్లను కూడా నిర్వహించగల ఒకే రౌటర్ ఉండాలని మనము కోరుకోము ఎందుకంటే వాటి అవసరాలు చాలా స్పష్టంగా భిన్నంగా ఉంటాయి మరియు ఈ వలల గడియారం మరియు శక్తి యొక్క కొంత భాగాన్ని మానవీయంగా మళ్లించే వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అధిక పనితీరు రూపకల్పన కోసం ముఖ్యంగా క్లాక్ నెట్ కోసం గడియారం యొక్క వక్రీకరణ మరియు జిట్టర్ పారామితులను నియంత్రించడానికి మనకు కొన్ని అధునాతన విశ్లేషణ మరియు చాలా ఖచ్చితమైన రౌటింగ్ సాధనాలు అవసరం కాబట్టి క్లాక్ రౌటింగ్ గురించి మాట్లాడినపుడు ఇప్పుడు క్లాక్ సింక్రొనైజేషన్ అనేది డిజిటల్ సిస్టమ్స్లో చాలా ముఖ్యమైన సమస్యలలో ఒకటి ఇవి లేదా చాలా భాగాలు ప్రకృతిలో సమకాలీకరించబడతాయి అంటే అవి గడియారం ద్వారా నడపబడతాయి కాబట్టి గడియారం ద్వారా నడపబడుతుందని నేను చెప్పినప్పుడు మీకు కొన్ని ఫంక్షనల్ బ్లాక్స్ ఉన్నాయని అర్థం F1 అని అనుకుందాము మరొక ఫంక్షనల్ బ్లాక్ F2 ఉంది కాబట్టి మనం ఈ 2 మాత్రమే పరిశీలిద్దాం కాబట్టి వాటి మధ్య కొన్ని కాంబినేషన్ సర్క్యూట్లు ఉండవచ్చు ఎదో ఒక కాంబినేషన్ సర్క్యూట్ ఉంది అనుకుందాము మరియు మనం మాట్లాడుతున్న ఈ ఫంక్షనల్ బ్లాక్ ఎఫ్ 1 మరియు ఎఫ్ 2 వాస్తవానికి ఇవి నిల్వ పరికరాలు అంటే వీటిలో కొన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ లేదా లాచెస్ ఉంటాయి కాబట్టి ఈ ఎఫ్ 1 యొక్క అవుట్పుట్ కాంబినేషన్ లాజిక్ కాంబినేషన్ సర్క్యూట్కు వెళుతుంది దీని అవుట్పుట్ ఇక్కడకు వస్తుంది మరియు ఎక్కడో ఒక క్లాక్ సోర్స్ ఉంటుంది ఇక్కడ నేను క్లాక్ సిగ్నల్ను కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే నేను క్లాక్ సిగ్నల్ ఇక్కడ కనెక్ట్ కావాలి ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో మీరు అవసరాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ F1 మరియు F2 కాబట్టి చిప్ లోపల మీరు దీనిని చిప్ యొక్క లేఅవుట్గా భావిస్తే ఈ F1 మరియు F2 చాలా దగ్గరగా ఉంటే F1 ఇక్కడ ఉందని మరియు F2 చాలా దగ్గరగా ఉందని అనుకుందాము అప్పుడు గడియారం మూలం ఎక్కడ ఉన్నా దీనికి సమయం ఈ గడియారం టెర్మినల్ పాయింట్లను సాధ్యమైనంత దగ్గరగా ఉంచగలిగితే ఎఫ్ 1 మరియు ఎఫ్ 2 లకు చేరుకునే గడియారం స్పష్టంగా సమానంగా ఉంటుంది కానీ సాధారణంగా ఇది సాధ్యం కాదు ఈ ఎఫ్ 1 మరియు ఎఫ్ 2 ఈ చిప్లోని ఏకపక్ష ప్రదేశాలలో ఉంటాయి అంటే ఈ క్లాక్ సిగ్నల్ F1 మరియు F2 లకు చేరుకున్నప్పుడు జాప్యం భిన్నంగా ఉంటుంది అంటే క్లాక్ స్క్యూ ఉంటుంది క్లాక్ జిట్టర్ కూడా ఉంటుంది జిట్టర్ మనము ప్రస్తుతం పరిగణించటం లేదు వక్రీకరణ అనేది మనము పరిశీలిస్తున్నది దానితో పాటు స్వయంచాలకంగా వస్తాయికాబట్టి ఆలోచన ఏమిటంటే మనం ఏదో ఒక గడియారాన్ని ఉత్పత్తి చేసినప్పుడు దానిని చిప్లోని వేర్వేరు పాయింట్లకు పంపాలి లేదా మళ్ళించాలి కాబట్టి జాప్యం సుమారు సమానంగా ఉండే విధంగా దీన్ని మళ్ళించాలి ఇది ప్రధాన అవసరాలలో ఒకటి అంతే కదా కాబట్టి సాధారణ గడియారం రౌటింగ్ కోసం పరిశీలన అది కాబట్టి అన్ని కార్యకలాపాలు సాధారణంగా గడియార సిగ్నల్కు సంబంధించి సమకాలికంగా ఉంటాయి మరియు మనం వక్రీకరణను తగ్గించగలిగితే మనము సాధ్యమైనంత వేగంగా గడియారాన్ని ఉపయోగించవచ్చు ఎందుకంటే మీరు గుర్తుచేసుకుంటే అంతకుముందు నేను చెప్పాను వక్రీకరణ మరియు ఇతర జాప్యం కారణంగా మన గడియార కాల వ్యవధి పెరుగుతుంది అంటే మన ప్రభావవంతమైన పౌన పున్యం తగ్గుతుంది కాబట్టి మనము సర్క్యూట్ను సాధ్యమైనంత వేగంగా నడిపేందుకు ప్రయత్నిస్తున్నాము కాబట్టి గడియారంలో జాప్యం లేదా అనిశ్చితులకు కారణమైనజాప్యాలలో రాజైన ఈ వక్రతను తగ్గించడానికి మనము ప్రయత్నిస్తాము ఇప్పుడు కొన్ని పరిభాషలు కాబట్టి చిప్కు అందించే క్లాక్ సిగ్నల్ సాధారణంగా ఇది చాలా ఆధునిక వ్యవస్థ కోసం చిప్కు బాహ్యంగా ఉత్పత్తి అవుతుంది మరియు క్లాక్ సిగ్నల్ చిప్లోకి ప్రవేశించే ఈ ప్రత్యేక మార్గం దీనిని మనము క్లాక్ పిన్గా సూచిస్తాము దీని ద్వారా క్లాక్ సిగ్నల్ చిప్లోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు ఈ క్లాక్ పిన్ నుండి మనము క్లాక్ సిగ్నల్ అవసరమయ్యే ప్రతి బిందువుకు కనెక్షన్లను పంపాలి దీనిని క్లాక్ నెట్ అని సూచిస్తారు కాబట్టి క్లాక్ నెట్ అంటే ఒక చివర వస్తున్న క్లాక్ పిన్ నుండి ఆ తీగను రౌటింగ్ చేయడం క్లాక్ సిగ్నల్ అవసరమయ్యే అన్ని పాయింట్లకు నేను కనెక్షన్లను పంపాలి మొత్తం నెట్ను క్లాక్ నెట్ అని పిలుస్తారు ఇక్కడ క్లాక్ నెట్ రౌటింగ్ మన ప్రధాన చర్చా అంశం కాబట్టి మనం ఇక్కడ ఏమి కోరుకుంటున్నామో చెప్పాలంటే నేను ఫంక్షనల్ యూనిట్లు గురించి మాట్లాడాలి కాబట్టి ఈ ఎఫ్ 1 మరియు ఎఫ్ 2 నేను మాట్లాడిన రెండు ఫంక్షన్లు ఇలాంటివి చాలా ఉండవచ్చు ఈ ఫంక్షనల్ యూనిట్లు చిప్ అంతటా పంపిణీ చేయబడతాయి కాని క్లాక్ సిగ్నల్ ఈ యూనిట్లన్నింటినీ ఒకే సమయంలో చేరుకోవాలి అని మనము ఆదర్శంగా చెప్పాలనుకుంటున్నాము మరియు అది సాధించినట్లయితే గడియారపు వక్రీకరణ ఉండదని మనము చెప్పగలం దురదృష్టవశాత్తు మీరు అర్థం చేసుకోగలిగినట్లుగా ఆచరణలో ఈ ఆదర్శ పరిస్థితిని మనము కలిగి ఉండలేము కాబట్టి మనము గడియారపు వక్రతతో జీవించాల్సి ఉంటుంది గడియారపు వక్రీకరణ అంటే ఏమిటి క్లాక్ సిగ్నల్ రెండు వేర్వేరు క్లాక్ పాయింట్ల వద్దకు వస్తుంది మరియు వాటి మధ్య సాపేక్ష జాప్యం ఉంటుంది మొదటి గడియారం గాని ఈ మొదటి గడియారం కొద్దిసేపటి తరువాత రెండవ గడియారం లేదా దీనికి విరుద్ధంగా వస్తుంది ఎందుకంటే రెండు పిన్లను అనుసంధానించడానికి ఉపయోగించే వైర్ల యొక్క అసమాన పొడవు మరియు పరాన్న నిరోధకత మరియు కెపాసిటెన్స్లలో కూడా వైవిధ్యం డ్రైవర్లు వివిధ పారామితులు ఉన్నాయి జాప్యం భిన్నంగా ఉంటుంది మరియు ఆ కారణంగా మీరు ఈ గడియార వక్రత కలిగి ఉంటారు కాబట్టి గడియారపు వక్రీకరణను నిర్వహించడానికి ఒక స్పష్టమైన విధానం ఒక రకమైన సాంప్రదాయిక రూపకల్పనను అమలు చేయడం అంటే నేను సురక్షితంగా ఆడుతున్నాను క్లాక్ వక్రీకరణ అక్కడ ఉండనిద్దాము కొంత గరిష్టంగా ఊహించుకుందాం 10 శాతం లేదా 15 శాతం క్లాక్పెరియోడ్ వక్రీకరణ కోసం ఉంచబడుతుంది కాబట్టి ఆ గణనతో నేను గడియార పౌన పున్యాన్ని తగ్గించగలను లేదా నేను కాల వ్యవధిని పెంచగలను ఇది సంప్రదాయవాద రూపకల్పన అని పిలువబడుతుంది కానీ అధిక పనితీరు గల వ్యవస్థల కోసం మీరే అంత సాంప్రదాయికంగా ఉండాలని మీరు కోరుకోరు మీరు ఈ వక్రతను సాధ్యమైనంతవరకు తగ్గించాలనుకుంటున్నారు తద్వారా మీరు ఫ్రీక్వెన్సీని పెంచుతారు కాబట్టి ఫ్రీక్వెన్సీలో 10 శాతం పెరుగుదల కూడా మన పనితీరులో చాలా అద్భుతంగా మెరుగుపడటానికి దారి తీస్తుంది కాబట్టి ఇవి గడియారంలో కొన్ని చాలా సాధారణ అంశాలు కాబట్టి మీకు క్లాక్ సిగ్నల్ ఇలా కనిపిస్తుంది ఇది ఆవర్తన పల్సేటింగ్ సిగ్నల్స్ 0 నుండి 1 మరియు 1 నుండి 0 వరకు వెళుతుంది మీరు ఉపయోగిస్తున్న వ్యవస్థను బట్టి మీరు విభిన్నంగా ఉండవచ్చు క్లాకింగ్ పథకాల రకాలు మీరు సింగిల్ ఫేజ్ క్లాకింగ్ కలిగి ఉండవచ్చు లేదా మీరు మల్టీ ఫేజ్ క్లాకింగ్ కలిగి ఉండవచ్చు ముఖ్యంగా రెండు దశలు బాగా ప్రాచుర్యం పొందాయి మరియు మీరు క్లాకింగ్ గురించి మాట్లాడేటప్పుడు మీరు నిల్వ మూలకాలుగా లాచెస్ కలిగి ఉండవచ్చు మీరు నిల్వ మూలకాలుగా ఫ్లిప్ ఫ్లాప్లను కలిగి ఉండవచ్చు కాబట్టి గుర్తుకు తెచ్చుకోవటానికి లాచ్ మరియు ఫ్లిప్ ఫ్లాప్ మధ్య తేడా ఏమిటి లాచ్ అనేది నిల్వ పరికరం ఇక్కడ గడియారం ఎక్కువగా ఉన్నంత వరకు డేటా నిల్వ చేయబడుతుంది అనగా గడియారం సిగ్నల్ స్థాయి ఎక్కువగా ఉన్నంతవరకు లాచ్ ఒక స్థాయి ప్రేరేపిత పరికరం ఇది క్రియాశీల స్థితిగా పరిగణించబడుతుంది లాచ్ తెరిచి ఉంది మరియు ఈ సమయంలో ఇన్పుట్లో ఏవైనా మార్పులు సంభవించినా తదనుగుణంగా నిల్వ చేయబడతాయి కానీ గడియారంలో సాధారణంగా మనము ప్రేరేపించిన గడియారాన్ని అమలు చేస్తాము కొన్ని అంచులకు సంబంధించి గడియారం ద్వారా ప్రేరేపించబడిన ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి మనము ఫ్లిప్ ఫ్లాప్ను పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ లేదా నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ చేసినట్లుగా డిజైన్ చేస్తాము కాబట్టి అంచు సంభవించే చోట ఇన్పుట్ విలువ ఏమైనా తీసుకోబడుతుంది మరియు సంబంధిత విలువ నిల్వ చేయబడుతుంది కాబట్టి గడియారపు అంచు కనిపించిన తర్వాత ఇన్పుట్లలో కొన్ని మార్పులు ఉంటే అది ఇకపై ప్రతిబింబించదు కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ల విషయంలో మనం ప్రిసైజ్డ్ టైమ్స్ గురించి మాట్లాడుతున్నాము సరిగ్గా ఈ సమయంలో క్లాక్ ఎడ్జ్ సంభవించే ఇన్పుట్ ఏమైనా నేను తీసుకుంటాను వాస్తవానికి దాని గురించి నేను చెప్పినట్లుగా సెటప్ మరియు హోల్డ్ సమయం పరిగణనలోకి తీసుకోవలసి ఉంది కానీ ప్రస్తుతానికి నేను సెటప్ను మరియు హోల్డ్ సమయాలను విస్మరిస్తున్నాను గడియారం అంచు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఇన్పుట్ లభిస్తుంది ఫ్లిప్ ఫ్లాప్లో నిల్వ చేయబడుతుంది గడియారం పైకి ఉన్నంతవరకు లాచ్లో విరుద్ధంగా నిల్వ తెరిచి ఉంటుంది మరియు ఈ సమయంలో ఇన్పుట్ మారినప్పటికీ తుది విలువ చివరకు నిల్వ చేయబడుతుంది కాబట్టి వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం కాబట్టి లాచెస్తో సింగిల్ ఫేజ్ క్లాకింగ్ సింగిల్ ఫేజ్ అంటే ఇక్కడ నా స్కీమాటిక్ ఇలా ఉందని నేను ఊహిస్తున్నాను ఇది డి టైప్ లాచ్ డి ఇన్పుట్ క్యూ అవుట్పుట్ మరియు నాకు ఒకే గడియారం ఉంది సింగిల్ క్లాక్ అంటే నాకు సింగిల్ ఫేజ్ క్లాక్ ఉంది మరియు ఇక్కడ నేను చెప్పినట్లుగా లాచ్ యాక్టివేట్ అయింది గడియారం పైకి ఉన్నప్పుడు మరియు గడియారం పైకి ఉన్నంత వరకు డి వద్ద ఏమైనా అంగీకరించబడుతుంది మరియు లాచ్ లో నిల్వ చేయబడుతుంది కాబట్టి గడియారం 0 అయినప్పుడు నేను చెప్పేది అదే నా క్లాక్ సిగ్నల్ ఇలా ఉందని అనుకుందాం మరియు నా డి సిగ్నల్ మారింది అనుకుందాము కొన్ని కారణాల వల్ల అది మారుతుంది మరియు అది స్థిరంగా ఉంటుంది కాబట్టి మీరు Q అవుట్పుట్ను పరిశీలిస్తే గడియారం అధికంగా మారుతున్న సమయం ఇది కాబట్టి D లో ఏవైనా మార్పులు ఉంటే కోర్సు యొక్క చిన్న జాప్యం ఉంటుంది కాబట్టి ఈ Q D ని అనుసరిస్తుంది అయితే ఆ సమయంలో గడియారం 0 అవుతుంది మళ్ళీ మీ లాచ్ మూసివేయబడుతుంది కాబట్టి D యొక్క చివరి విలువ ఏమైనా ఈ 1 అలాగే ఉంటుంది కాబట్టి Q యొక్క తుది విలువ 1 కాబట్టి గడియారం పైకి ఉన్న సమయంలో లాచ్ చురుకుగా లేదా తెరిచి ఉంటుంది కాబట్టి సాధారణంగా మనకు లాచ్ వాడటం ఇష్టం లేదు ఎందుకంటే వాటి సంక్లిష్ట సమయ అవసరాల వల్ల నేను చెప్పినట్లు అది పైకి ఉన్నంత వరకు ఇన్పుట్ మారితే అవుట్పుట్ కూడా మారుతుంది అది నడుపుతున్న ఏ సర్క్యూట్కు భంగం కలిగించకూడదు కానీ మీరు తగినంత జాగ్రత్తగా ఉంటే లాచ్ ఆధారిత డిజైన్ మీకు మంచి పనితీరును వేగవంతమైన సర్క్యూట్లను ఇవ్వగలదు మనము తరువాత కొన్ని ఉదాహరణలు చూస్తాము కాబట్టి కొన్ని అధిక పనితీరు సర్క్యూట్లు సాధారణంగా లాచెస్ ఉపయోగిస్తాయి ఇప్పుడు గేట్లను ఉపయోగించే ఒక సాధారణ లాచ్ ఇక్కడ చూపబడింది కాబట్టి ఇక్కడ మనము ఒక సాధారణ D రకం లాచ్ 4 రెండు ఇన్పుట్ NAND గేట్లను కలిగి ఉన్నట్లు చూపుతున్నాము కాబట్టి మీరు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు గడియారం పైకి ఉంటే గడియారపు ఇన్పుట్ 1 అయితే ఈ గడియారపు ఇన్పుట్ 1 అని అనుకుందాము కాబట్టి D వద్ద ఏది వర్తింపజేయబడితే ఇక్కడ అవుట్పుట్ వద్ద మనకు D బార్ లభిస్తుంది ఈ D బార్ ఇక్కడకు వస్తుంది గడియారం 1 మరియు ఇక్కడ D పొందుతాము కాబట్టి మనము D ని వర్తింపజేస్తే ఈ పంక్తి D అవుతుంది ఈ పంక్తి D బార్ అవుతుంది మరియు ఇది క్రాస్ కపుల్డ్ లాచ్ ఇది D బార్ అయితే చివరకు D యొక్క విలువ ఇక్కడ నిల్వ చేయబడుతుంది మరియు అది D అయితే D బార్ యొక్క విలువ ఇక్కడ నిల్వ చేయబడుతుంది కాబట్టి D యొక్క విలువ చివరికి నిల్వ చేయబడుతుంది మరియు Q వద్ద అందుబాటులో ఉంటుంది మరియు Q బార్ వద్ద D బార్ అందుబాటులో ఉంటుంది గడియారం 0 అయితే NAND గేట్ యొక్క ఈ రెండు ఇన్పుట్లు 0 మరియు 0 అని అనుకుందాము కాబట్టి ఈ రెండు అవుట్పుట్లు 1 మరియు 1 ఇది 1 ఇది కూడా 1 కాబట్టి ఇక్కడ ఏదైతే Q ఉందో Q మరియు 1 Q బార్ మరియు Q బార్ అవుతాయి మరియు 1 Q అవుతుంది కాబట్టి నిల్వ చేయబడినవి సరిగ్గా ఉంటాయి కాబట్టి గడియారం 1 ఉన్నంత వరకు D యొక్క విలువ నిల్వ చేయబడుతుంది కానీ గడియారం 0 అయిన వెంటనే నిల్వ చేయబడినవి అలాగే ఉంచబడతాయి కాబట్టి సాధారణ లాచ్ ఇలా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ లాచెస్ను MOS సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎలా అమలు చేయవచ్చో చూద్దాం ఎందుకంటే VLSI చిప్లలో మనము సాధారణంగా NAND గేట్లను ఉపయోగించి ఇలాంటి ఫ్లిప్ ఫ్లాప్లను అమలు చేయము కాబట్టి లాచెస్ రూపకల్పనలో ఎక్కువ కాంపాక్ట్స్ ఉన్నాయి మరియు నిల్వ చక్రాలు చూద్దాం కాబట్టి CMOS టెక్నాలజీ లాచెస్ మరియు ఫ్లిప్ ఫ్లాప్లలో అవి సాధారణంగా CMOS ఇన్వర్టర్లను ఉపయోగించడం ద్వారా అమలు చేయబడతాయి అంటే నాట్ గేట్లు మరియు కొన్ని CMOS స్విచ్లు కాబట్టి CMOS స్విచ్ అంటే ఏమిటి CMOS స్విచ్ ఎలక్ట్రికల్ స్విచ్ లాగా ఉంటుంది కాబట్టి స్విచ్ ఆన్లో ఉంటే ఇన్పుట్ వద్ద కొన్ని అనువర్తిత వోల్టేజ్ అవుట్పుట్కు వెళుతుంది స్విచ్ ఆఫ్లో ఉంటే ఆ వోల్టేజ్ వెళ్ళదు కాబట్టి ఇది ఆన్ లేదా ఆఫ్ స్విచ్ కాబట్టి వోల్టేజ్ ప్రసారం చేయబడుతుంది లేదా ప్రసారం చేయబడదు ఈ స్విచ్లు ఎలా ఉంటాయో చూద్దాం కాబట్టి స్విచ్లు 2 రకాలుగా ఉంటాయి ఒకదాన్ని పాస్ ట్రాన్సిస్టర్ అని పిలుస్తారు దీని అమలుకి ఒకే ట్రాన్సిస్టర్ అవసరం మరియు మీరు ట్రాన్స్మిషన్ గేట్ను కలిగి ఉండవచ్చు ఇందులో రెండు ట్రాన్సిస్టర్లు ఒక పి టైప్ మరియు ఒక ఎన్ టైప్ ఉంటాయి పాస్ ట్రాన్సిస్టర్ యొక్క ఒక లోపం ఏమిటంటే ఇది కొంత వోల్టేజ్ క్షీణతకు దారితీస్తుంది నేను ఎలానో చూపిస్తాను ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి మీరు మొదట పాస్ ట్రాన్సిస్టర్ వైపు చూస్తారు కాబట్టి పాస్ ట్రాన్సిస్టర్ ఇలా కనిపిస్తుంది నాకు సాధారణ n రకం ట్రాన్సిస్టర్ ఉంది ఇది నా ఇన్పుట్ అని అనుకుందాం X అని అనుకుందాము ఇది నా అవుట్పుట్ Y అని అనుకుందాము మరియు ఇది నా కంట్రోల్ ఇన్పుట్ C ఇప్పుడు మీరు గుర్తుచేసుకుంటే n రకం ఇన్వర్టర్ కోసం కాబట్టి ఉదాహరణకు n రకం ట్రాన్సిస్టర్ కోసం C 1 కు సమానం అయితే అంటే ట్రాన్సిస్టర్ T ఆన్ లో ఉంటె అది నిర్వహిస్తుంది C 0 అయితే ట్రాన్సిస్టర్ ఆపివేయబడిందని అర్థం అది నిర్వహించదు కాబట్టి సి 0 అయినప్పుడు నాకు ఓపెన్ స్విచ్ ఉందని అర్థం కాబట్టి సి 0 అయితే నాకు తెరవడానికి Y సమానం ఉంది కాబట్టి ఈ X Y కి రావడం లేదు కానీ C 1 అయితే X Y కి వస్తోంది కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే n రకం ట్రాన్సిస్టర్ యొక్క స్వభావం కారణంగా నాకు కంట్రోల్ ఇన్పుట్ 1 ఉందని అనుకుందాం ఈ స్విచ్ ఆన్ అయ్యుండాలి కాబట్టి ఈ సందర్భంలో X 0 వోల్ట్లకు చాలా తక్కువ వోల్టేజ్కు సమానం అయితే Y కూడా వోల్టేజ్ డ్రాప్ లేకుండా 0 వోల్ట్ అవుతుంది X అధిక వోల్టేజ్కు సమానం అయితే ఈ ట్రాన్సిస్టర్ 2 వోల్ట్ల వద్ద పనిచేస్తుందని అనుకుందాము నేను 2 వోల్ట్లను వర్తింపజేస్తాను అప్పుడు అవుట్పుట్ 2 మైనస్ V థ్రెషోల్డ్ అవుతుంది V థ్రెషోల్డ్ ఒక చిన్న వోల్టేజ్ మరియు వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది కాబట్టి నేను అధిక వోల్టేజ్ను వర్తింపజేస్తున్నప్పుడు ఈ రకమైన స్విచ్ ఉందని మీరు చూస్తారు అది ఇన్పుట్ వద్ద లాజిక్ 1 ను సూచిస్తుందని అనుకుందాము కాబట్టి అవుట్పుట్ కుడివైపు వోల్టేజ్ క్షీణత ఉంటుంది ఇది ఒక లోపం కాబట్టి ఈ లోపాన్ని తొలగించడానికి ట్రాన్స్మిషన్ గేట్ అని పిలువబడేదాన్ని మనం కలిగి ఉండవచ్చని నా ఉద్దేశ్యం కాబట్టి ట్రాన్స్మిషన్ గేట్ అంటే ఏమిటి మీరు యథావిధిగా చూస్తున్నారు నాకు ఈ రకమైన ఎన్ టైప్ ట్రాన్సిస్టర్ ఉంది మరియు నేను మరొక బ్యాక్ టు బ్యాక్ పి టైప్ ట్రాన్సిస్టర్ను ఉపయోగిస్తాను ప్రతీకగా ఈ విధంగా చూపబడింది మరియు నేను ఈ 2 చివరలను కనెక్ట్ చేస్తాను నేను ఈ 2 చివరలను కనెక్ట్ చేస్తాను నేను ఇక్కడ X ను వర్తింపజేస్తాను మరియు నేను ఇక్కడ నుండి Y ని తీసుకుంటాను కాబట్టి నేను ఇక్కడ కంట్రోల్ సిని వర్తింపజేస్తే నేను ఇక్కడ రివర్స్ సి బార్ను వర్తింపజేస్తానుఈ n రకం మరియు p రకం ట్రాన్సిస్టర్ల యొక్క ఒక స్వభావం మీరు చూస్తారు నేను చెప్పినట్లుగా ఈ n రకం ట్రాన్సిస్టర్ 0 ను బాగా ప్రసారం చేయగలదు కాని లాజిక్ 1 కొరకు వోల్టేజ్ క్షీణత ఉంది కానీ p రకం ట్రాన్సిస్టర్కు ఇది రివర్స్ ఇది లాజిక్ 1 ను బాగా ప్రసారం చేయగలదు కాని లాజిక్ 0 కొరకు అధోకరణం ఉంటుంది కాబట్టి నేను ఒక n రకాన్ని మరియు p రకాన్ని సమాంతరంగా కనెక్ట్ చేస్తే అప్పుడు 0 మరియు 1 రెండూ ఎటువంటి అధోకరణం లేకుండా ప్రసారం చేయబడతాయి కాబట్టి ఈ ట్రాన్స్మిషన్ గేట్ ఎటువంటి అధోకరణం లేకుండా లాజిక్ 0 మరియు లాజిక్ 1 రెండింటినీ అవుట్పుట్కు ప్రసారం చేయగలదు అందువల్ల సాధారణంగా చాలా డిజైన్స్ కోసం మనము పాస్ ట్రాన్సిస్టర్ను ఉపయోగించము కానీ మనము ట్రాన్స్మిషన్ గేట్ను ఉపయోగిస్తాము కాబట్టి పాస్ ట్రాన్సిస్టర్లు మరియు ట్రాన్స్మిషన్ గేట్లు రెండింటినీ ఉపయోగించే లాచెస్ యొక్క ఉదాహరణలను మనము చూపిస్తాము ఇక్కడ నేను సరళమైన CMOS లాచ్ చూపిస్తాను ఇది ఎలా కనిపిస్తుంది మీరు ఇక్కడ రెండు బ్యాక్ టు బ్యాక్ ఇన్వర్టర్లు ఒక NOT గేట్ CMOS NOT గేట్ ఒక CMOS NOT గేట్ నేను ప్రతీకగా చూపిస్తున్నాను మరియు ఇక్కడ నాకు ట్రాన్స్మిషన్ గేట్ ఉంది నాకు గడియారం ఉంది అంటే ఈ గడియారం p రకం ట్రాన్సిస్టర్కు వర్తించబడుతుంది క్లాక్ బార్ n రకం ట్రాన్సిస్టర్కు వర్తించబడుతుంది కాబట్టి దీని అర్థం ఏమిటి గడియారం 0 అయినప్పుడు ఈ గేట్ నిర్వహిస్తుంది అంటే గడియారం 0 అయినప్పుడు నాకు క్రాస్ జంట ఇన్వర్టర్ ఉంది అది స్థిరమైన నిల్వ వ్యవస్థగా ఉంటుంది కాబట్టి ఫీడ్బ్యాక్ లూప్లో మనకు రెండు ఇన్వర్టర్లు కనెక్ట్ అయినప్పుడు అది నిల్వ వ్యవస్థ లేదా లాచ్ అవుతుంది డేటా నిరవధికంగా నిల్వ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ గడియారం 0 అయితే మనకు అలాంటి వ్యవస్థ ఉంటుంది కాని గడియారం 1 అయితే ఏమి జరుగుతుందో మీరు చూస్తారు ఇది తెరుచుకుంటుంది కానీ ఈ స్విచ్ ఇక్కడ మూసివేయబడింది మీరు రివర్స్ Y ని కనెక్ట్ చేస్తారు క్లాక్ బార్ p రకం గడియారం n రకంలో ఉంటుంది కాబట్టి గడియారం 1 అయితే ఈ ట్రాన్సిస్టర్ ఆన్లో ఉంది ఈ గేట్ ఆన్లో ఉంది మరియు నేను D కి ఇచ్చినవన్నీ Q లో నిల్వ చేయబడతాయి కాబట్టి ఈ D Q కి వెళుతుంది మరియు తరువాత గడియారం 0 కి తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుంది ఇది ఆన్లో ఉంటుంది మరియు Q వద్ద చివరి విలువ సరైనదే అవుతుంది కాబట్టి ఈ CMOS లాచ్ ఇలా పనిచేస్తుంది కాబట్టి గడియారం 1 కి సమానమైనప్పుడు ఇది వాస్తవానికి గడియారం 0 కి సమానంగా ఉంటుంది గడియారం 0 కి సమానమైనప్పుడు ఇది నిర్వహిస్తుంది ఈ రెండూ తిరగబడతాయి నేను దానిని 0 గా చదవగలను 1 గా చదవగలను మరియు ఇది 1 ఉంటే ఇది నిర్వహిస్తుంది తరువాత మీరు ఫ్లిప్ ఫ్లాప్లోకి వెళితే ఫ్లిప్ ఫ్లాప్లు సాధారణంగా గడియారం యొక్క అంచు ద్వారా పెరుగుతున్న లేదా పడిపోయే అంచు ద్వారా సక్రియం చేయబడతాయి కాబట్టి వివరాల్లోకి వెళ్లకుండా ఇది పాజిటివ్ అంచు యొక్క విలక్షణ రేఖాచిత్రం NAND గేట్లను ఉపయోగించి నిర్మించిన D ఫ్లిప్ ఫ్లాప్ ప్రాథమిక ఆలోచన ఏమిటంటే మీరు డేటాను నిల్వచేసే లాచ్ ఇక్కడ ఉంది ప్రారంభంలో మీరు ఇక్కడ చూపించే సర్క్యూట్ వాస్తవానికి ఇది గడియారపు అంచుని నిల్వ చేయడానికి మరియు సంగ్రహించడానికి మరియు డి విలువను నిల్వ చేయడానికి మరియు పట్టుకోవటానికి ఉపయోగించబడుతుంది కాబట్టి రెండూ కలిపి తీసుకొనగా తదుపరి లాచ్ దశకు దానిని ఇస్తుంది మరియు అది నిల్వ చేయబడుతుంది కాబట్టి ప్రాథమికంగా పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ డి ఫ్లిప్ ఫ్లాప్కు అలాంటి 6 NAND గేట్లు అవసరం ఇతర డిజైన్లు కూడా సాధ్యమయ్యే డిజైన్లలో ఇది ఒకటి ఇప్పుడు ఇక్కడ మనము రెండు దశల గడియారాన్ని చూపిస్తాము రేఖాచిత్రాల సరళత కోసం నేను ట్రాన్స్మిషన్ గేట్లను చూపిస్తున్నాను నేను సాధారణ పాస్ ట్రాన్సిస్టర్లను చూపిస్తున్నాను మరియు ప్రసార గేట్లను కాదు కాబట్టి ఇక్కడ నాకు లాచ్ ఉంది ఇక్కడ నాకు లాచ్ ఉంది కాబట్టి నేను ఈ ఫై మరియు ఫై బార్ను చూపించనట్లు గడియారాలను ఉపయోగిస్తున్నాను నేను వాటిని ఫై 1 మరియు ఫై 2 ఫై 1 మరియు ఫై 2 చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఫై 1 మరియు ఫై 2 అవి రెండు దశల గడియారాలుగా చెప్పబడుతున్నాయి గడియారం ఇలా ఉంటుంది నేను సంబంధాన్ని చూపిస్తున్నాను కాబట్టి నిర్దిష్ట కాలానికి ఫై 1 చురుకుగా ఉందని మరొక కాల వ్యవధి ఫై 2 నిశ్చయంగా వాటిని టి 1 మరియు టి2 అని పిలుద్దాం మరియు ఈ రెండు వ్యవధులు పరస్పరం ప్రత్యేకమైనవి అవి సమయానికి అతివ్యాప్తి చెందవు గడియారాన్ని ఉపయోగించటానికి బదులుగా ఇది పాయింట్ మరియు ఇది కంప్లీమెంట్ నేను రెండు దశలను ఉపయోగిస్తున్నాను అనగా వ్యవధిలో పరస్పరం డిస్జాయింట్ అవి అతివ్యాప్తి చెందవు కాబట్టి ఈ రేఖాచిత్రంలో మీరు ఫై 1 ఉన్నప్పుడు ఈ ట్రాన్సిస్టర్ ఆపివేయబడింది ఇది కత్తిరించబడింది మరియు D వద్ద వర్తించేది ఇక్కడకు వచ్చి ఇక్కడ నిల్వ చేయబడుతుంది మరియు ఫై 1 ఉన్నప్పుడు ఈ లూప్ ఆన్లో ఉంటుంది మరియు ఏమైనా ఇక్కడ నిల్వ చేయబడుతుంది మరియు ఫై 2 ఆన్ మరియు ఫై 1 ఆఫ్ అయినప్పుడు రివర్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నిల్వ చేయబడినవి ఇక్కడే ఉంటాయి మరియు ఇక్కడ ఉన్నవి ఇక్కడ బదిలీ చేయబడతాయి కాబట్టి ఇది రెండు లాచెస్ ఉపయోగించి నిర్మించిన ఫ్లిప్ ఫ్లాప్ యొక్క విలక్షణమైన మాస్టర్ స్లేవ్ రకం ఇది మొదటి లాచ్ ఇది రెండవ లాచ్ కాబట్టి ఇది మాస్టర్ స్లేవ్ లాచ్ యొక్క సాంప్రదాయిక రేఖాచిత్రం ఇందులో D రకం నిల్వ మరియు మరొక D రకం నిల్వ ఉంటుంది కాబట్టి మీరు ఒక గడియారాన్ని ఉపయోగించవచ్చు మరియు వాటి కంప్లీమెంట్స్ లేదా నేను చెప్పినట్లు రెండు దశల గడియారం ఫై 1 మరియు ఫై 2 రెండూ పని చేస్తాయి కాబట్టి మనము రూపొందించిన చాలా వ్యవస్థల నియమం ప్రకారం మనము గడియారపు వక్రతను 10 శాతానికి పరిమితం చేయాలి కాబట్టి మనకు కొంత గడియారపు వక్రీకరణ ఉన్నప్పటికీ గరిష్టంగా అనుమతించదగిన గడియారపు వక్రీకరణ సాధారణంగా 10 శాతం నియమం కాబట్టి మీకు మంచి గడియార పంపిణీ వ్యూహం అవసరం ఇది మనము తదుపరి చూస్తాము మరియు నేను చెప్పినట్లుగా ఇది అధిక పనితీరు సర్క్యూట్ రూపకల్పనకు అవసరం ఎందుకంటే మనము అధిక పౌన పున్యాల గడియారాలను ఉపయోగించవచ్చు మీరు పైప్లైన్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఇంతకు ముందు మాట్లాడాను కాబట్టి మీకు క్లాక్ చేయబడిన వరుస దశలు ఉన్నాయి మరియు మధ్యలో కాంబినేషన్ సర్క్యూట్ ఉంది కాబట్టి నేను ఒక సాధారణ పైప్లైన్ రేఖాచిత్రాన్ని చూపిస్తున్నాను కాబట్టి లోపల ఉన్నదాన్ని మీరు చదవవలసిన అవసరం లేదు వాటి మధ్య కొన్ని కాంబినేషన్ సర్క్యూట్లు ఉన్నాయని నేను చూపిస్తున్నాను మరియు ఈ నారింజ దీర్ఘచతురస్రాకార పెట్టెలు రిజిస్టర్లు కాబట్టి నేను చెప్పినది ఏమిటంటే అక్కడ ఒక గడియారం రిజిస్టర్లకు వ్యాపించింది మరియు ప్రతి గడియారం డేటా ఇంటర్మీడియట్ కాంబినేషన్ సర్క్యూట్ ద్వారా ఒక రిజిస్టర్ నుండి మరొక రిజిస్టర్కు మారుతుంది ఇప్పుడు కొన్ని సమస్యలు జాతులు మరియు ఇతర విషయాలను నివారించడానికి మీకు తెలిసిన ప్రతి రిజిస్టర్ అవి మాస్టర్ స్లేవ్ టెక్నాలజీ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ ఉపయోగించి రూపొందించబడ్డాయి అంటే నేను ముందు చెప్పినట్లుగా మీకు మాస్టర్ లాచ్ మరియు బానిస లాచ్ అవసరం కానీ మీరు చూసారు మీరు ఇలాంటి పని చేస్తే నేను పైప్లైన్ యొక్క ఒక దశను చూపుతున్నాను ఇవి రెండు రిజిస్టర్లు ఎక్కువ మరియు దీని మధ్య కొంత కాంబినేషన్ సర్క్యూట్ ఉంది రిజిస్టర్ ఈ కాంబినేషన్ సర్క్యూట్కు అంది ఇస్తోంది ఇది ఇక్కడ ఫీడ్ అవుతోంది కాబట్టి సాధారణంగా అదే గడియారం ఇవ్వబడుతుంది నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఫై 1 మరియు ఫై 2 ఇక్కడ ఇవ్వనివ్వండి మరియు ఈ రెండు లాచెస్ నేను వాటిని మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ గా ఉపయోగించడం లేదు కానీ ఒక సాధారణ సింగిల్ స్టేజ్ లాచెస్ సింగిల్ స్టేజ్ లాచ్ కాబట్టి ఫై 1 మరియు ఫై 2 ప్రత్యామ్నాయంగా ఉంటాయి తదుపరిది ఫై 1 తదుపరిది ఫై 2 అవుతుంది కాబట్టి వారు ఒక లాచ్ నుండి మరొకదానికి కదులుతారు ఇది మాస్టర్ లాగా ఇది బానిసలాగా కానీ అది ఇంటర్మీడియట్ కాంబినేషన్ సర్క్యూట్ గుండా వెళుతుంది కాబట్టి మీరు ఈ రకమైన డిజైన్ చేస్తే అది మీకు సహాయపడేది ఏమిటంటే మీ లాచెస్ సరళంగా మారుతుంది కాబట్టి మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్లను ఉపయోగించటానికి బదులుగా మనము సరళమైన సింగిల్ స్టేజ్ లాచెస్ను ఉపయోగించవచ్చు కాబట్టి ఇది ప్రాంతాన్ని ఆదా చేస్తుంది కాబట్టి ఇది ఇక్కడ ప్రస్తావించబడింది కాబట్టి మీరు రిజిస్టర్లలో సింగిల్ ఫేజ్ లాచెస్ను ఉపయోగించవచ్చు మరియు పైప్లైన్ మరియు ప్రత్యామ్నాయ దశలను ఫై 1 లేదా ఫై 2 వంటి ఫై 1 ఫై 2 ఫై 1 ఫై 2 వంటివి క్లాక్ చేయవచ్చు కాబట్టి దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వస్తాము తరువాతి ఉపన్యాసంలో మనము చర్చ కొనసాగిస్తాము గడియార పంపిణీ మరియు గడియార నెట్వర్క్ల గురించి మరింత చూస్తాము